మనం ఇప్పుడు వంపుతిరిగిన ఉపరితలంపై పతన శక్తిని వాతావరణ ప్రభావాలతో అంచనా వేయాలి కాబట్టి కలెక్టర్ను ఎలా ఉంచారు ఇందులో పరిగణించవలసిన వివిధ రేడియేషన్ మరియు వాతావరణ ప్రభావాలు ఏమిటి అనే దానిపై నిజమైన భౌతిక సెట్టింగ్ ను గీయండి కాబట్టి దాని కోసం నన్ను గ్రౌండ్ ప్రొఫైల్ను గీయనివ్వండి ఇది గ్రౌండ్ ప్రొఫైల్ ఇక్కడ ఒక కొండ ప్రాంతం ఉంది మరియు ఆపై లోయ ప్రాంతం ఇక్కడ బహుశా మనము ఒక కోణంలో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ను ఉంచుతాము ఇది ప్రాథమికంగా మన నేల ఉపరితలం ఇప్పుడు ఈ నేల ఉపరితలంపై నేను ఒక ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ని ఉంచుతాను మరియు ఆ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ వంపుతిరిగిన పద్ధతిలో రెండు స్ట్రట్లపై అమర్చినట్లు ఉంచ బడుతుంది ఇది హోరిజోన్కు β కోణంలో ఉంటుంది కాబట్టి β అనేది వంపు కోణం ఇది బహుశా PV ప్యానెల్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ కావచ్చు ఇప్పుడు ఈ PV ప్యానెల్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ పై పడే ఇన్సోలేషన్ మొత్తాన్ని కనుగొనడం మన లక్ష్యం తరువాత అన్ని వాతావరణ ప్రభావాలను కలిగి ఉన్న ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ప్యానెల్లో రోజువారీ పతన శక్తిని లెక్కించడం ఇప్పుడు ఈ రేఖను గమనించండి ఇది బాహ్య వాతావరణాన్ని సూచిస్తుంది కాబట్టి మనము దీనిని వాతావరణ సరిహద్దుగా పిలుస్తాము ఇప్పుడు సుదూర సూర్యుడి నుండి మనకు ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై ఇన్సోలేషన్ వెక్టర్ పడుతుంది ఇది నేరుగా సూర్యుడి నుండి వస్తుంది కాబట్టి దీనిని డైరెక్ట్ ఇన్సోలేషన్ వెక్టర్ అంటారు ఇది ప్యానెల్పై పడే ప్రత్యక్ష పతన శక్తి ఇదే కాకుండా ఇతర రకాల రేడియేషన్లు అనుబంధ రూపాలు ఉన్నాయి వాటిలో ఒకటి సమీపంలోని పొరుగు కొండ వాలుపై పడే మరొక సమాంతర ఇన్సోలేషన్ లైన్ని తీసుకుంటాను కాబట్టి అది నేలపై పడిన తర్వాత ఏమి జరుగుతుందంటే అది అనేక దిశలలో ప్రతిబింబిస్తుంది ఇలా ప్రతిబింబించే రేడియేషన్ కూడా వెళ్లి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై పడవచ్చు ఆ విధంగా ప్యానెల్ వద్ద సేకరించిన పతన శక్తి మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది ఇక్కడ ఈ నేల ప్రతిబింబించే రేడియేషన్ను ఆల్బెడో అంటారు ఆల్బెడో అనే పదాన్ని భూమి ప్రతిబింబించే రేడియేషన్లకు ఉపయోగిస్తారు కాబట్టి వంపుతిరిగిన ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై నేరుగా ఇన్సోలేషన్ పడటం మీరు చూస్తారు మరియు గ్రౌండ్ రిఫ్లెక్ట్ ఎఫెక్ట్ కూడా కలెక్టర్పైకి వస్తుంది కాబట్టి ఈ ఆల్బెడో ప్రభావం కూడా ఉంటుంది అంతే కాకుండా ఇందులో మరో ముఖ్యమైన ప్రభావం కూడా ఉంది అది విస్తరించిన రేడియేషన్ ఇక్కడ క్లౌడ్ కవర్ ఉందని మీరు చూస్తారు ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ వైపు మళ్లించబడిన ఇన్సోలేషన్ చెల్లాచెదురుగా మారుతుంది మరియు క్లౌడ్ కారణంగా వ్యాపిస్తుంది వివిధ దిశలలో అనేక ఇన్సోలేషన్ వెక్టర్స్ ఉన్నట్లు మీరు చూస్తారు వాటిలో చాలా వరకు ఈ పద్ధతిలో కలెక్టర్ వైపు ఉన్నట్లు మీరు గమనించవచ్చు దీనిని డిఫ్యూజ్డ్ రేడియేషన్ అంటారు Hat అనేది β కోణంలో వంగి ఉన్న ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై ఉన్న పతన శక్తి వాతావరణ ప్రభావాలతో సహా దీనిని లెక్కించడం మన ధ్యేయం Hat అంటే ప్రత్యక్ష రేడియేషన్ నుండి వచ్చే శక్తి మరియు ఈ విధంగా విస్తరించిన రేడియేషన్ ద్వారా భూమి నుండి ప్రతిబింబించే శక్తి లేదా ఆల్బెడో నుంచి వచ్చే శక్తి కాబట్టి కాబట్టి వంపు ఉన్న ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ వద్ద లభించే శక్తి Hat ఈ విధంగా ఈ మూడు ఎఫెక్ట్లను కలిగి ఉంటుంది ఇప్పుడు ఇది ఆచరణాత్మకమైన మరియు వాస్తవమైన పరిస్థితి మనము దీన్ని ఎలా అంచనా వేయాలి ఇందులో చాలా అనిశ్చితులు ఉన్నాయి మునుపటి సందర్భాల్లో మనము క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై పతన శక్తిని H0 ను మరియు వంపు తిరిగిన ఫ్లాట్ ప్లేట్ పై పతన శక్తిని Hot ను కనుగొన్నాము అది వాతావరణం ప్రభావం లేనిది మరియు ఆదర్శవంతమైన మరియు నిర్ణయాత్మకమైన లెక్కింపు కానీ ఇక్కడ అది అంత నిర్ణయాత్మకమైనది కాదు ఎందుకంటే మనకు స్థానికంగా ఉన్న వాతావరణ పరిస్థితి తెలియదు మేఘ స్వభావాన్ని నీటి ఆవిరి యొక్క స్వభావాన్ని మరియు కలెక్టర్ పైన ఉన్న నిలువు కాలమ్లోని ఇతర వాయు పరిమాణాన్ని అంచనా వేయడానికి మనకు ఖచ్చితమైన నమూనా లేదని దీని అర్థం ఈ విషయాల పరిజ్ఞానం ఏ మోడల్ రూపంలోనూ అందుబాటులో లేదు మనకు చరిత్ర గురించి మాత్రమే తెలుసు మన వద్ద గణాంక డేటా మాత్రమే ఉంది ఈ గణాంక డేటా ఆధారంగా మాత్రమే మనము ఒక మోడల్ ను రూపొందిచగలము చేరుకోగలము ఇది మీకు వీటి విలువను సుమారుగా అందించడానికి ప్రయత్నిస్తుంది దీని ద్వారా ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ వద్ద అందుబాటులో ఉండే శక్తి గురించి మీకు ఒక అవగాహన వస్తుంది Hat యొక్క అత్యుత్తమ విలువను ఎలా పొందవచ్చో తదుపరి చర్చల్లో చూద్దాం నేను ఇప్పుడు టిల్ట్ ఫ్యాక్టర్ భావనను వాతావరణ ప్రభావం లేకుండా వివరిస్తాను సమాంతర ఉపరితలంపై మరియు వంపుతిరిగిన ఉపరితలంపై వాతావరణ ప్రభావం లేనప్పుడు సంభవించే శక్తిని మనము ఇప్పటికే కనుగొన్నాము ఈ శక్తులను ఉపయోగించి RD నిర్వచిద్దాంD RD ని డైరెక్ట్ రేడియేషన్ యొక్క వంపు కారకం అని పిలుస్తారు RD అనేది వంపుతిరిగిన ఉపరితలంపై రోజువారీ శక్తి క్షితిజ సమాంతర ఉపరితలంపై రోజువారీ శక్తి వీటి నిష్పత్తి గా నిర్వచించబడుతుంది ఇది వాతావరణ ప్రభావాలు లేకుండా ఉంటుంది వంపుతిరిగిన ఉపరితలంపై రోజువారీ శక్తిని ఎలా లెక్కించాలో మనకు తెలుసు H0T అనేది వంపు తిరిగిన ఉపరితం పైని శక్తి మరియు H0 అనేది క్షితిజ సమాంతర ఉపరితలంపై శక్తి కాబట్టి మీరు ఈ రెండింటి యొక్క సమీకరణాలను వ్రాసి సరళీకరిస్తే RD Cosϕ β Cos𝛿 ωsrt ωsrt Sinϕ - β Sin 𝛿 Cosϕ Cos 𝛿 Sin ωsr ωsr Sin φ Sin 𝛿 అవుతుంది ఇప్పుడు మనము దీన్ని కొద్దిగా సరళీకృతం చేయవచ్చు Cosϕ - β Cos 𝛿 ని న్యూమరేటర్ నుండి కామన్ ఫాక్టర్ లాగ తీసుకుంటే Sin ωsrt ωsrt Tanϕ - β tan 𝛿 వస్తుంది అదే విధంగా Cosϕ Cos 𝛿 ను హారం లో కామన్ ఫాక్టర్ లాగ తీసుకుంటే హారంలో Sin ωsr ωsr Tan ϕ Tan 𝛿 ఇక్కడ Cos 𝛿 కాన్సల్ అవుతుంది Tan ϕ Tan 𝛿 అనేది Cos ωsr మరియు Tanϕ-β Tan 𝛿 Cos ωsrt ఈ విలువలు ఇక్కడ ప్రతిక్షేపిస్తే Cosϕ - β Cosϕ Sin ωsrt ωsrt cos ωsrt sin ωsrt ωsr cos ωsr అవుతుంది కాబట్టి ఇది విపరీతమైన ప్రభావాలు లేనప్పుడు వంపు కారకంగా నిర్వచించబడింది ఇది వాతావరణ ప్రభావం లేకుండా లభించే ప్రత్యక్ష రేడియేషన్ తరువాత వాతావరణ ప్రభావాలతో మనకు మరో వంపు కారకం వస్తుంది కాబట్టి రెండింటిలో వ్యత్యాసాలను గమనిద్దాం ప్రత్యక్ష రేడియేషన్ను పరిగణించండి ఇక్కడ మనము ఒక ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ను ఈ విధంగా అడ్డంగా ఉంచుతాము మరియు దానికి సాధారణ పతన రేడియేషన్ను పరిగణిస్తాము ఏమిటో ఇప్పుడు H0 అంటే మనకు తెలుసు0 H0 అనేది వాతావరణం లేకుండా ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై జరిగే పతన శక్తి Ha అనేది వాతావరణ ప్రభావాలతో సేకరించిన శక్తి Ha అనేది H0 కంటే చిన్నది ఎందుకంటే Ha అనేది వాతావరణ ప్రభావం ద్వారా తగ్గించబడిన H0 యొక్క విలువ ఇప్పుడు KT అనే పదాన్ని నిర్వచిద్దాం KT Ha H0 అంటే వాతావరణ ప్రభావాలతో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై సేకరించిన శక్తి వాతావరణ ప్రభావం లేనప్పుడు సేకరించిన శక్తి దీనిని స్పష్టత సూచిక అంటారు ఈ క్లియర్నెస్ ఇండెక్స్ అనేది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే ఇది వాతావరణం లోని అన్ని అనిశ్చితులను ఏకీకృతం చేస్తుంది ఎందుకంటే ఇది చదునైన ఒకే ఉపరితలంపై వాతావరణంతో మరియు వాతావరణ రహితంగా గ్రహించిన శక్తుల నిష్పత్తి కాబట్టి ఈ నిష్పత్తి ఒక ప్రాంతంలోని వాతావరణంలో ఉన్న సమాచారం యొక్క అన్ని అనిశ్చితులు అనూహ్యత మరియు గణాంక స్వభావాన్ని కలిగి ఉంటుంది ఇది వాతావరణం కారణంగా అన్ని గణాంక ప్రభావాలను కలిగి ఉంటుంది మరియు పొందు పరుస్తుంది కాబట్టి ఇది మనము ఉపయోగించే చాలా ముఖ్యమైన పరామితి మునుపటి చారిత్రక డేటా నుండి ఈ క్లియర్నెస్ ఇండెక్స్ విలువను ఎలా అంచనా వేయాలో తరువాత చర్చిస్తాము ప్రస్తుతానికి దీనిని వేరియబుల్గా పరిగణిద్దాం మరియు ఇది అంచనా వేయబడిందని అనుకుందాం ఇప్పుడు మీరు ఈ క్లియర్నెస్ ఇండెక్స్ను కలిగి ఉన్న తర్వాత వాతావరణ ప్రభావాలతో కూడిన ఫ్లాట్ ప్లేట్ పై పతన శక్తి క్లియర్నెస్ ఇండెక్స్ x H0 అంటే KT x వాతావరణ ప్రభావాలు లేకుండా ప్లేట్ పై పతన శక్తి ఇప్పుడు Hat అంటే ఏమిటో చూద్దాం Hat అనేది β కోణంతో వంపు తిరిగి ఉన్న ఫ్లాట్ ప్లేట్ పై వాతావరణ ప్రభావాలతో పతన శక్తి మరియు దీనిని Hat Ha ఈ నిష్పత్తి ద్వారా పొందవచ్చు మరియు ఇది Hot H0 కి సమానం ఈ రెండు సందర్భాల్లోనూ వాటి వాతావరణ ప్రభావాలు రద్దు చేయబడతాయి అందువల్ల H0t H0 అనేది RD కి సమానంగా ఉంటుంది ఇది ప్రత్యక్ష రేడియేషన్ యొక్క శీర్షిక కారకం అని మనము ఇందాకే లెక్కించాము కాబట్టి నేను ఇప్పుడు Hat Ha x RD అని చెప్పవచ్చు ఇది ఒక ముఖ్యమైన సంబంధం ఇప్పుడు ఈ సంబంధాన్ని విస్తరించి రేడియేషన్ యొక్క విస్తరించిన భాగాన్ని మరియు ఆల్బెడో ప్రభావాలైన రేడియేషన్ యొక్క ప్రతిబింబించే భాగాన్ని చేర్చడానికి మనము ఇప్పుడు ప్రయత్నిస్తాము అయితే విస్తరించిన రేడియేషన్ మరియు ఆల్బెడో ఈ రెండూ అనిశ్చిత పరామితులు అని గుర్తుంచుకోండి ఇవి స్థలం మరియు ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి అందువల్ల క్లోజ్డ్ ఫారమ్ సొల్యూషన్ కలిగి ఉండటం చాలా కష్టం కాబట్టి మనము ఈ కాంపోనెంట్స్ కి సంబంధించి కేవలం అనుభావిక సంబంధాన్ని మాత్రమే ఉపయోగించి దీన్ని విస్తరిస్తాము కాబట్టి ఇప్పుడు RD Ha ని KT H0 గా విస్తరించవచ్చు ఇప్పుడు Hat డైరెక్ట్ కాంపోనెంట్ Ha x RD ఇప్పుడు ఈ Ha KT x H0 కాబట్టి Hat KT x H0 x RD ఇక్కడ KT x H0 లో కొంత భాగం వ్యాపించిన రేడియేషన్లోకి వెళుతోంది కాబట్టి నేను దీని నుండి డిఫ్యూజ్డ్ కాంపోనెంట్ ను తీసివేయవలసి ఉంటుంది మరియు నేను డిఫ్యూజ్డ్ కాంపోనెంట్ను విడిగా ప్రత్యేక పదంగా డీల్ చేస్తాను కాబట్టి దీని నుండి వ్యాపించే భాగాన్ని తీసివేద్దాం కాబట్టి నేను మైనస్ Hd అని చెబుతాను Hd అనేది గాలి రేడియేషన్ యొక్క డిఫ్యూజ్ కాంపోనెంట్ ఇక్కడ ఈ Hd x RD భాగాన్ని తీసివేస్తాను దీనిని డైరెక్ట్ పోర్షన్ అనుకుందాం డిఫ్యూజ్డ్ పోర్షన్ని నేను విడిగా డీల్ చేస్తాను దానిని Hd అని పిలుస్తాను ఇప్పుడు ఇక్కడ ఒక అనుభావిక పరామితి వస్తుంది ఇది టిల్ట్ కోణంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి 1 Cosβ2 ఈ సంబంధం అనేది డిఫ్యూజ్డ్ కాంపోనెంట్తో వ్యవహరించే అనుభావిక సంబంధం అలాగే మనం ప్రతిబింబించే భాగాన్ని కూడా చేర్చుదాం కాబట్టి ఇది Ha లో చిన్న భాగం కాబట్టి దీనిని ప్రతిబింబ గుణకం అంటారు దీని విలువ 1 మరియు 1 Cosβ 2 కంటే చాలా తక్కువ ఇది ప్రతిబింబించే భాగం మరియు ఇది కూడా అనుభావిక సంబంధం ఈ వాదన ప్రకారం టిల్ట్ 0 ఉన్నప్పుడు అంటే మీరు ఫ్లాట్ ప్లేట్ను క్షితిజ సమాంతరంగా ఉంచినప్పుడు బీటా 0 కాబట్టి 1 Cosβ 1 1 0 కాబట్టి అడ్డంగా ఉంచబడిన ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై ప్రతిబింబించే భాగం ఉండదు కాబట్టి ఇది ఈ అనుభావిక సంబంధం ద్వారా తీసుకురాబడిన వాదన ρ అనేది ప్రతిబింబ గుణకం రిఫ్లెక్షన్ కోఎఫీషియంట్ ఇది వాస్తవానికి భూభాగంపై ఆధారపడి ఉంటుంది అది సాదా భూభాగం అయితే పొరుగు భూ ఉపరితలం నుండి ప్రతిబింబించే అవకాశం ఎక్కువగా లేని మైదానాల్లో ఉంటే అప్పుడు ρ విలువ చాలా తక్కువగా అంటే 0 1 ఉంటుంది మరియు మీరు పరిసరాల్లో చాలా పర్వతాలు కలిగి ఉంటే ఉదాహరణకు కలెక్టర్ను ఒక లోయలో ఉంచినప్జుడు సమీపంలో చాలా పర్వతాలు ఉన్నపుడు ఇవి ప్యానెల్పై చాలా కాంతిని ప్రతిబింబించగలవు ఒక వేళ మంచుతో కప్పబడిన పర్వతం అయితే ప్యానెల్ యొక్క కలెక్టర్లపై చాలా కాంతిని ప్రతిబింబించగలవు అటువంటి ప్రదేశాలలో ప్రతిబింబ గుణకం ρ విలువ 0 7 వరకు ఉంటుంది కాబట్టి ఈ సంబంధంలో చాలా అనుభావికత ఉందని మీరు చూస్తున్నారు కానీ స్థానికత మరియు వాతావరణం యొక్క అనిశ్చిత స్వభావం కారణంగా మీరు దానిని మార్చలేరు అయితే డైరెక్ట్ పోర్షన్ అనేది Ha లో ప్రధాన భాగం అని మీరు గమనించాలి ప్రసరించే మరియు ప్రతిబింబించే పవర్ కాంపోనెంట్లు డైరెక్ట్ కాంపోనెంట్కు అనుబంధ భాగాలుగా మాత్రమే ఉండేలా సమీకరణాల యొక్క ఇతర అనుభావిక భాగాలు జోడించబడతాయి కాబట్టి సమీకరణంలో ఈ భాగానికే ప్రాధాన్యత ఇవ్వాలి ఇతర అనుభావిక భాగాలు జోడించడం ద్వారా Ha విలువ ప్రాక్టికల్ గా కొలిచిన ఖచ్చితమైన ఆచరణాత్మక విలువకు మరింత దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని సరళీకృతం చేయవచ్చు నేను ఈ సమీకరణములో Ha 1 Hd Ha RD ని ప్రత్యక్ష భాగంలో Ha Hd Ha 1 Cosβ 2 ను డిఫ్యూజ్డ్ పోర్షన్ లో Ha ρ 1 - Cosβ 2 ను ప్రతిబింబించే భాగం లో సూచించాను కాబట్టి ఇక్కడ Ha ను అన్నింటిలో సాధారణ కారకంగా తీసుకొని మొత్తాన్ని Ha x RT గా రాస్తాను ఇప్పుడు మనకు ఈ RT అనేది అన్నింటినీ పరిగణన లోకి తీసుకున్న మొత్తం టిల్ట్ ఫ్యాక్టర్గా పరిగణించబడుతుంది ఇక్కడ డిఫ్యూజ్డ్ ఎనర్జీ మరియు క్షితిజ సమాంతర ఉపరితలంపై వాతావరణ ప్రభావాలతో శక్తి ఈ నిష్పత్తి Hd Ha మళ్లీ అనిశ్చిత విషయం ఇది మునుపటి గణాంక చరిత్ర నుండి మళ్లీ పొందిన కర్వ్ ఫిట్ సమీకరణం మరియు దాని కోసం కర్వ్ ఫిట్ సంబంధం అందుబాటులో ఉంది మరియు నేను దానిని 1 1 13 KT అని రాస్తాను అంటే ఇది వాతావరణంతో మారే పదం ఇది ప్రాంతాన్ని బట్టి మారుతుంది ఇది కలెక్టర్ పైన ఉన్న నిలువు నిలువు వరుసపై వాతావరణ ప్రభావాలతో మారుతుంది కాబట్టి సంబంధం లో చాలా అనిశ్చితులు ఉన్నాయి అయితే ఇది PV ప్యానెల్ల రూపకల్పన మరియు పరిమాణాన్ని రూపొందించడానికి మాకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కర్వ్ ఫిట్ రిలేషన్షిప్ మరియు మనం ఇప్పుడు చర్చించినట్లుగా ప్రతిబింబ గుణకం ρ 0 1 మరియు 0 7 మధ్య విలువ అని కూడా గమనించండి కలెక్టర్పై రోజువారీ తక్షణ శక్తిని అంచనా వేయడానికి మనము చాలా దశలను అనుసరించాము వీటికి సంబంధించి సమీకరణాలను పొందాము కొన్ని సంబంధాలను ఏర్పరచుకున్నాము క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై వంపుతిరిగిన ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై రోజువారీ పతన శక్తిని వాతావరణ ప్రభావాలతో అంచనా వేయడానికి మనము కొన్ని అనుభావిక సంబంధాలను కూడా చూశాము ఇప్పుడు చివరిగా వంపు కలిగిన ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో వాతావరణ ప్రభావాలతో సేకరించే రోజువారీ పతన శక్తి కొరకు ఫోటోవోల్టాయిక్ ప్యానెల్ను సైజు చేయడానికి మీకు ఈ Hat విలువ ఎంతో అవసరం ఇప్పుడు ఇది మనం గుర్తించాల్సిన పరామితి ఈ గణనకు దారితీసే దశలను జాబితా చేయడం ద్వారా మనం సేకరించిన మరియు చర్చించిన అన్ని సమీకరణాలను ఏకీకృతం చేద్దాం కాబట్టి ముందుగా మనము ఇన్పుట్లతో ప్రారంభిస్తాము మీకు ఏది అవసరమో ప్రాంతాన్ని ఏ అక్షాంశంలో ఉంచాలో మరియు దేని కోసం మీరు Hat ని లెక్కించాలను కుంటున్నారో నిర్ణయించండి లెక్కించాలనుకుంటున్న సంవత్సరంలోని రోజు మరియు వంపు కోణం β ను కూడా పరిగణించాలి ఇప్పుడు దీనితో మీరు ఖచ్చితంగా H0 ని అంచనా వేయవచ్చు వంపు కోణం β తెలుసు కాబట్టి H0t కూడా అంచనా వేయవచ్చు తరువాత KT ఇండెక్స్ను అంచనా వేయాలి మీరు వాతావరణ ప్రభావాలను పరిగణించాలనుకున్నప్పుడు ఇది చాలా ముఖ్యమైనది KT అనేది అక్షాంశం రోజు సంఖ్య ఆ ప్రదేశంలో ఆ రోజు వాతావరణ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది వాతావరణానికి సంబంధించి స్థలం యొక్క అన్ని గణాంక గణాంకాల చరిత్రను మీకు అందిస్తుంది కాబట్టి దీని గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంది అయితే ప్రస్తుతానికి KT అంచనా వేయవచ్చు మరియు ఇది అక్షాంశం మరియు రోజు సంఖ్య యొక్క ప్రధాన ప్రమేయం అని పరిగణించండి ఇది అక్షాంశం రోజు సంఖ్య మరియు నీటి ఆవిరి యొక్క ప్రమేయం కూడా కావచ్చు కానీ నేను దానిని తరువాత చర్చిస్తాను అయితే ప్రస్తుతానికి KT ని ఈ ఇన్పుట్ విలువల నుండి అంచనా వేయాలి తదుపరి అంచనా వేయండి లేదా ప్రత్యక్ష రేడియేషన్ కోసం RD వంపు కారకాన్ని అంచనా వేయాలి దీనిని Hot H0 ద్వారా మనం కనుగొనవచ్చు తరువాత ప్రత్యక్షంగా విస్తరించిన మరియు ప్రతిబింబించే రేడియేషన్తో సహా మొత్తం వంపు కారకం అయిన RT ని కనుగొనవచ్చు ఆపై చివరగా మీరు ముఖ్యమైన Hat విలువను ఈ సమీకరణం ద్వారా కనుగొనవచ్చు Hat RT KT H0 మనము దీని గురించి కొద్దిసేపటి ముందే చర్చించాము ఇప్పుడు మనము దీనిని లెక్కించాలి దీని విలువ kWh m2 day లో ఉంటుంది మీరు PV ప్యానెల్ పరిమాణాన్ని అంచనా వేయడానికి ఉపయోగించేది ఇదే అయితే అంతకంటే ముందు మనం ఒక ముఖ్యమైన పని చేయాలి మీరు KT ని ఎలా కనుగొంటారు H0 కనుగొనడానికి అవసరమైన అన్ని ఇతర విషయాలను ఎలా కనుగొనాలో మనకు తెలుసు RD RT ఎలా కనుగొనాలో మనకు తెలుసు మరియు ఇప్పుడు మనం చర్చించని ఏకైక పరామితి ఇదే ఈ క్లియర్నెస్ ఇండెక్స్ ను ఎలా కనుగొనాలి అనేది మనకు ముఖ్యం ఇది గణాంక దృగ్విషయం ఈ క్లియర్నెస్ ఇండెక్స్ కారకం ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క మొత్తం వాతావరణాన్ని ఎలా ఆవరిస్తుంది అనేది మనం త్వరలో చూస్తాము